సరే ఈ కోర్సు కోసం ఇది చివరి అంశం మరియు దీని శీర్షిక పవర్ సిస్టమ్ స్థిరత్వం కాబట్టి ఇక్కడ ప్రధానంగా సింగిల్ మెషిన్ అనంతమైన బస్సు వ్యవస్థ కోసం అస్థిరమైన స్థిరత్వాన్ని చూస్తారు కానీ దీనికి ముందు మీ స్థిరమైన స్థితి స్థిరత్వం డైనమిక్ లేదా చిన్న సిగ్నల్ స్థిరత్వం మరియు కొంత గణిత ఉత్పన్నం మరియు అవగాహన గురించి కొంత వివరణ చూస్తాము మరియు శక్తి వ్యవస్థ స్థిరత్వం వాస్తవానికి అది ఏదో ఒక రకమైన అవాంతరాలకు గురైన తర్వాత సాధారణ లేదా స్థిరమైన ఆపరేషన్కు తిరిగి రావడానికి దాని సామర్థ్యాన్ని సూచిస్తుంది అంటే మీరు కొంత అలజడి కలుగజేసినప్పుడు అది తిరిగి స్థిరమైన స్థితికి వస్తుంది లేదా కొంత మారుతుంది కానీ కొంత సమయం తరువాత అది తిరిగి స్థిరమైన బిందువుకు లేదా దానికి చాలా దగ్గరగా వస్తే అంటే ఆ వ్యవస్థ స్థిరంగా ఉందని మనము పిలుస్తాము కాబట్టి వాస్తవానికి ఒక శక్తి వ్యవస్థలో మీరు ఎల్లప్పుడూ అలజడి కలిగి ఉంటారని కనుగొంటారు ఎందుకంటే కొన్ని లోడ్లు స్విచ్ అవుతాయి లేదా కొన్ని లోడ్లు మారడం స్విచ్ ఆఫ్ అవుతుంది కానీ వ్యవస్థలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి నా ఉద్దేశ్యం ఈ రకమైన అలజడి చాలా చిన్నది దీని కోసం నేను చిన్న ఆటంకాలు చెప్పను కానీ ఈ రకమైన అలజడి ఎల్లప్పుడూ శక్తి వ్యవస్థలో ఉంటుంది కానీ మన వ్యవస్థ స్థిరంగా ఉంది అందుకే ఆ శక్తి మరియు మీ శక్తి వ్యవస్థ స్థిరత్వం అంటే ఏదో ఒక రకమైన అవాంతరాలకు గురైన తర్వాత సాధారణ స్థితికి రావడానికి లేదా ఉండటానికి లేదా స్థిరమైన ఆపరేషన్కు సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి తరువాత ఎలాంటి అవాంతరాలు కనిపిస్తాయి చూద్దాం కానీ పవర్ సిస్టంలో అలజడి ఎల్లప్పుడూ ఆన్లో ఉంటుంది నా ఉద్దేశ్యం ఏమిటంటే స్లైడ్ ఎందుకంటే కొన్ని లైట్లు ఆన్ చేయబడ్డాయి కొన్ని ఫ్యాన్స్ స్విచ్ ఆఫ్ చేయబడతాయి మరియు కొన్ని లోడ్లు ఆన్ చేయబడతాయి స్విచ్ ఆఫ్ చేయబడతాయి ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి అస్థిరత అంటే సింక్రోనస్ మెషీన్ యొక్క సింక్రోనిజం నష్టాన్ని లేదా దశ నుండి పడిపోవడాన్ని సూచిస్తుంది అది అస్థిరత వాస్తవానికి స్థిరత్వం అనేది ఒక భారీ కోర్సు లేదా భారీ విషయం కానీ ఈ కోర్సు మీ అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉన్నంత వరకు పరిమితం అవుతుంది కాబట్టి శక్తి వ్యవస్థ యొక్క సమతుల్యత లేదా స్థిరత్వం యొక్క స్థితి సాధారణంగా వ్యవస్థ యొక్క సమకాలిక ఆపరేషన్ను నిర్వహించడానికి సూచిస్తుంది ఓకే అంటే మీరు పవర్ సిస్టమ్ యొక్క స్థిరత్వాన్ని కొనసాగించాలి కాబట్టి స్థిరత్వం యొక్క ఈ అంశంపై మనము దృష్టి పెడతాము తద్వారా సింక్రోనిజం కోల్పోవడం అంటే వ్యవస్థను అస్థిరంగా మారుస్తుంది కాబట్టి సింక్రోనస్ మెషీన్ ఎప్పటికీ సింక్రోనిజంను కోల్పోదు మరియు దశ నుండి బయటపడదు మరియు వ్యవస్థ స్థిరంగా ఉంటుంది కాబట్టి శక్తి వ్యవస్థ యొక్క స్థిరత్వాన్నిమనము నిర్వచించినప్పుడు వాస్తవానికి మూడు రకాల స్థిరత్వం ఉంటుంది ఒకటి స్థిరమైన స్థితి మరొకటి డైనమిక్ లేదా చిన్న సిగ్నల్ స్థిరత్వం మరియు చివరిది అస్థిర స్థిరత్వం కాబట్టి శక్తి వ్యవస్థలో అనేక ఇతర స్థిరత్వాలు ఉన్నాయి ఉదాహరణకు వోల్టేజ్ స్థిరత్వం కాబట్టి స్థిరమైన స్థితి స్థిరత్వం క్రమంగా పెరుగుతున్న లోడ్ యొక్క సింక్రోనస్ మెషీన్ ప్రతిస్పందనకు సంబంధించినది అంటే మీరు క్రమంగా లోడు పెంచుతారు మరియు సింక్రోనిజంను కోల్పోయే ముందు యంత్రం యొక్క ఎగువ పరిమితిని డేటా నిర్ణయిస్తుందని మీరు తెలుసుకోవచ్చు అంటే స్థిరమైన స్థితి స్థిరత్వం క్రమంగా పెరుగుతున్న లోడ్కు సింక్రోనస్ మెషీన్ ప్రతిస్పందనతో సంబంధం కలిగి ఉంటుంది ఇది ప్రాథమికంగా సింక్రోనిజంను కోల్పోయే ముందు యంత్ర లోడింగ్ యొక్క ఎగువ పరిమితిని నిర్ణయించడానికి సంబంధించినది అందించిన లోడింగ్ క్రమంగా పెరుగుతుంది కాబట్టి క్రమంగా మీ లోడింగ్ పెరుగుతుంది కానీ అది గరిష్ట పరిమితి వరకు ఉంటుంది ఆ తర్వాత అది తగ్గవచ్చు అంటే ఇది సింక్రోనిజంను కోల్పోవచ్చు కాబట్టి మరియు డైనమిక్ లేదా చిన్న సిగ్నల్ స్థిరత్వం వాస్తవానికి ఇది ఆసిలేషన్స్ ను ఉత్పత్తి చేసే వ్యవస్థలో సంభవించే చిన్న ఆటంకాలకు ప్రతిస్పందనను కలిగి ఉంటుంది అంటే చిన్న ఆటంకం కారణంగా నిరంతర ఆసిలేషన్ ప్రకంపనాలు ఉంటుంది కాబట్టి ఈ ఆసిలేషన్ కొంత పరిమాణం కంటే ఎక్కువగా సంభవించకపోతే మరియు త్వరగా చనిపోతే వ్యవస్థ డైనమిక్గా స్థిరంగా ఉంటుందని చెబుతారు అయితే ప్రకంపనాలు పరిమాణం లో నిరంతరం పెరిగితే సిస్టం వ్యవస్థ డైనమిక్గా అస్థిరంగా ఉంటుంది వాస్తవానికి ఈ చిన్న సిగ్నల్ స్థిరత్వం భారీ విశ్లేషణతో కూడినది దీనిని అధ్యయనం చేయలేదు ఇది చాలా పెద్దది ఇది సింక్రోనస్ మెషీన్ కోసం భారీ విశ్లేషణను కలిగి ఉంటుంది మరియు ఒక చిన్న ఆటంకం ఉంటే ఈ ప్రకంపనాలు అని పిలవబడే దాన్ని తగ్గించడానికి మెకానికల్ టార్క్ కొన్ని దశల నిరంతర ప్రకంపనాలు పెరుగుదల ఉంటుంది మరియు ఆ ప్రకంపనాలు తగ్గిస్తుంది కానీ మీ ω ఆ సందర్భంలో సాధారణంగా ఉపయోగించేది పవర్ సిస్టమ్ స్టెబిలైజర్ కాబట్టి లీడ్ లాగ్ స్టెబిలైజర్ కాబట్టి ఆ విషయాలు చిన్న సిగ్నల్ స్థిరత్వ విశ్లేషణ కోసం అధ్యయనం చేయవు కానీ ఇక్కడ ఈ సందర్భంలో మీరు సింక్రోనస్ మెషిన్ స్పెషల్ డైనమిక్స్ యొక్క వివరణాత్మక విశ్లేషణ అని పిలుస్తారు మరొకటి అస్థిరమైన స్థిరత్వం ఇది మీకు తెలిసిన పెద్ద ఆటంకాల ప్రతిస్పందనను కలిగి ఉంటుంది ఇది రోటర్ వేగం పవర్ యాంగిల్ మరియు పవర్ ట్రాన్స్ఫర్లలో పెద్ద మార్పులకు కారణం కావచ్చు కానీ అస్థిర స్థిరత్వం అనేది వేగవంతమైన దృగ్విషయం మరియు సాధారణంగా కొన్ని సెకన్లలోనే స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈ అస్థిర స్థిరత్వం చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే ఇది పెద్ద అలజడి కారణంగా ఉంది అంటే మూడు దశల ఫాల్ట్ లోపం లేదా లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ ఉందని అనుకుందాం ఆ సందర్భంలో మీరు దాన్ని ఏమని పిలుస్తారు రోటర్ వేగం పవర్ యాంగిల్ మరియు పవర్ ట్రాన్స్ఫర్ల లో ఇది పెద్ద మార్పు అని మీరు పిలుస్తారు ఉదాహరణకు డబుల్ సర్క్యూట్ లైన్ లో ఒక లైన్లో ఫాల్ట్ ఉంది కాబట్టి సహజంగా పవర్ ట్రాన్స్ఫర్ సామర్థ్యం మారుతుంది మరియు ఈ రకమైన పెద్ద ఆటంకాలు అస్థిరత్వముకు కారణం అవుతాయి ఆ దృగ్విషయాన్ని అస్థిర స్థిరత్వం అంటారు కాబట్టి ఆ సందర్భంలో అది ప్రాథమికంగా కొన్ని సెకన్లలోనే ఉంటుంది కాబట్టి అటువంటి ఫాల్ట్ సంభవించినప్పుడు ఫాల్ట్ చాలా త్వరగా క్లియర్ అయిందని మీరు చూడాలి ఫాల్ట్ 4 సైకిల్స్ లేదా 6 సైకిల్స్ లో క్లియర్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఇవి మూడు వేర్వేరు రకాల లోపాలు ఒకటి నేను మీకు చెప్పాను స్థిరమైన స్థితి స్థిరత్వం అప్పుడు 3 రకాల స్థిరత్వం తరువాత చిన్న సిగ్నల్ లేదా డైనమిక్ స్థిరత్వం ఆపై అస్థిర స్థిరత్వం కానీ ఇక్కడ ఈ కోర్సు పట్ల మన ఆందోళన తాత్కాలిక స్థిరత్వం మరియు సాధారణంగా సింగిల్ మెషిన్ అనంతమైన బస్సు వ్యవస్థ కాబట్టి జడత్వ స్థిరాంకం మరియు స్వింగ్ సమీకరణం సింక్రోనస్ మెషిన్ యొక్క రోటర్ డైనమిక్స్ ను వివరించే స్వింగ్ సమీకరణం కాబట్టి జడత్వం స్థిరాంకం మరియు యాంగిలర్ మొమెంటం సమకాలిక యంత్రం యొక్క అస్థిర స్థిరత్వాన్ని నిర్ణయించడంలో ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి పర్ యూనిట్ జడత్వం స్థిరాంకం 'H' వాస్తవానికి మనం పర్ యూనిట్ జడత్వం స్థిరాంకం 'H' అని పిలుస్తున్నాము కాని తరువాత దాని పరిమాణం MJ MVA MVA అని చూస్తాము లేదా దానిని యూనిట్ 'సెకండ్' లో కూడా ఇవ్వవచ్చు సింక్రోనస్ వేగం మెషిన్ యొక్క పర్ MVA రేటింగ్ భ్రమణ భాగాలలో నిల్వ చేయబడిన గతి శక్తిగా నిర్వచించబడింది అంటే మనం జడత్వ స్థిరాంకం అని నిర్వచించాము కాబట్టి ఇప్పుడు సింక్రోనస్ వేగంతో రోటర్ గతి శక్తి ఆ గతి శక్తిగా ఇవ్వబడుతుంది K E 12 J s mech2 ఇది యాంత్రిక వేగం ఓకే ఇది సింక్రోనస్ నుంచి యాంత్రికంగా వచ్చే s mech స్క్వేర్ 10 6 M జోల్ కాబట్టి J మూమెంట్ ఆఫ్ ఈనర్షియా నిజానికి ఇది kg m2 మరియుs2 యాంత్రిక వేగం కానీ నేను దానికి వస్తాను మరియు J రోటర్ యొక్క మూమెంట్ ఆఫ్ ఈనర్షియా ωs mech అనేది సింక్రోనస్ వేగం యాంత్రిక రేడియన్స్ సెకనులో angular radianssec మరియు మీ సంబంధాలు మాకు తెలుసు అది θe θe P2 θm ఇవి మనకు తెలుసు కాబట్టి ఎలక్ట్రికల్ రేడియన్స్ సెకను electrical radianssec లో రోటర్ వేగం s electP2 s mech అవుతుంది కానీ P 2 అయితే రెండు ధ్రువ యంత్రం అయితే s elect s mech ఇక్కడ P యంత్రం యొక్క ధ్రువాల సంఖ్య ఇప్పుడు సమీకరణం 1 మరియు 2 నుండి అంటే మీరు ఈ సమీకరణంలో s mech ను s elect తో మార్చితే అది గతి శక్తి 12 J 2P2s elect10 6 అవుతుంది అది s elect ముగిసింది అంటే గతి శక్తి కూడా మీరు 12 M s elect అని అని రాయవచ్చు అంటే మనం ఈ భాగాన్ని M గా నిర్వహిస్తాము ఇది సమీకరణం 3 అని చెప్పండి ఇక్కడ M J 2s elect10 6 మూమెంట్ ఆఫ్ ఈనర్షియా MJ secselect radian లోఉంది దీని యొక్క యూనిట్ మీరు అదే అని పిలుస్తారు ఇది మూమెంట్ ఆఫ్ ఈనర్షియా MJ sec select radian ఇది సమీకరణం 4 ఇప్పుడు మనము జడత్వ స్థిరాంకం H ని నిర్వచించాము అంటే మీరు జడత్వ స్థిరాంకం H ను నిర్వచించారు అంటే G H KE 12 M s elect రేడియన్ ఎలక్ట్రికల్ అది s elect రేడియన్ కాదు ఇది MJ కాబట్టి మనము G H వాస్తవానికి గతిశక్తి 12 M s elect గా నిర్వచించాము ఇది మెగా జోల్ లో సాధ్యమైన చోట నేను యూనిట్ వ్రాసినట్లయితే ఎటువంటి గందరగోళం ఉండదు G మూడు దశల MVA రేటింగ్ అది యంత్రం నుంచి మూల విలువ మరియు H జడత్వ స్థిరాంకం MJ MVAలో లేదా MW Sec MVA లో లేదా సెకనులో నిజానికి అది మీ MJ MVA అయితే మీరు జోల్ సెకండ్ వాట్ అని పిలుస్తారని మీకు తెలుసు అంటే జౌల్ మీ వాట్ సెకండ్ అంటే MJ MW sec అంటే దీనిని MW sec MVA అని వ్రాయవచ్చు కాబట్టి MVA MW MVA ఇది యూనిట్ లేని పరిమాణం అంటే H ని సెకన్లలో కూడా సరైనదని నిర్వచించవచ్చు కాబట్టి మీరు కొంత పుస్తకాన్ని చదివితే జడత్వ స్థిరాంకం 'H' సెకన్లుగా ఇవ్వబడుతుంది వాస్తవానికి ఇది MW sec MVA కాబట్టి ఇది వాస్తవానికి MVA MW MVA యూనిట్ లేనిది కాబట్టి ఇది సెకండ్ లో ఇవ్వబడింది కాబట్టి ప్రతి జడత్వ స్థిరాంకం MJ MVA లో నేను మీకు చెప్పాను లేదా అది MW sec MVA లేదా సెకండ్ తదుపరిది సమీకరణం 5 నుండి కాబట్టి మీరు M 2GHs elect 2GH2Πf s అని వ్రాయవచ్చు వాస్తవానికి s 2Πf కాబట్టి s elect2Πf రాయవచ్చు ఇప్పుడు M నేను ఇక్కడ మీకు చూపించిన దానికి సమానం ఇది MJ MW sec అని తరువాత వస్తుంది కాబట్టి M GHΠf 2 2 రద్దు చేయబడుతుంది ఇది మీ M ఇప్పుడు MJ sec elect radian కాబట్టి దీనిని డిగ్రీలో రాయడానికి రేడియన్ Π కి బదులుగా 180 పెట్టండి కావున M J180fఅంటే MJ sec elect degree ఇది ఎలక్ట్రికల్ డిగ్రీ ఇది సమీకరణం 7 M ని జడత్వ స్థిరాంకం అని కూడా పిలుస్తారు కాబట్టి అంటే G ను జడత్వ స్థిరాంకం బేస్ గా అనుకుంటే p లో M p u అవుతుంది వాస్తవానికి ఇది M p మీరు G ని రెండు వైపులా విభజిస్తే వాస్తవానికి G అంటే మీ మూడు దశల MVA రేటింగ్ యంత్రం యొక్క ఆధారం అని నేను మీకు చెప్పాను కాబట్టి మీరు G ద్వారా రెండు వైపులా విభజిస్తే MG మీ HΠf అంటే ఇది మనం M HΠf గా ఉంచవచ్చు అందువల్ల మీ M ను మీరు జడత్వ స్థిరాంకం అని పిలుస్తారు మరియు G ను బేస్ గా అనుకుంటే నేను మీకు M p లో జడత్వ స్థిరాంకం చూపించాను ఇది sec2 elect radian ఎందుకంటే ఇది MJ Sec మరియు MJ మీ MW Sec కాబట్టి మీరు MJ Sec elect యూనిట్ పరంగా మార్చితే ఇప్పుడు MJ MW Sec అని పెడితే అది MW sec2 అవుతుంది ఇది MW sec2 elect degree అవుతుంది ఇది అసలు యూనిట్ మీరు దానిని మెషిన్ బేస్ G ద్వారా రెండు వైపులా విభజించినప్పుడు ఈ విషయం యొక్క యూనిట్ విలువ sec2elect radian వస్తుంది లేదా మీరు కోరుకున్న విధంగా మీరు పిలుస్తున్నది ఇది elect radian మరియు మీకు ఇది కావాలనుకుంటే ఇది sec2 elect degree అవుతుంది నేను ఇక్కడ sec2 elect degree వ్రాసాను ఎందుకంటే MJ MW Sec కాబట్టి మీరు ఇక్కడ ఉంచినట్లయితే MW sec2 elect degree అవుతుంది మీరు G ద్వారా రెండు వైపులా విభజించినట్లయితే అది పర్ యూనిట్ అవుతుంది మరియు MW MVA పరిమాణం లేనిది కాబట్టి చివరికి యూనిట్ మీ sec2 గా ఉంటుంది sec2 elect degree లేదా మీకు రేడియన్ కావాలంటే అది sec2elect radian అవుతుంది కాబట్టి అందుకే M p HΠf మరియు దాని యూనిట్ sec2elect radian ఈ విధంగా దీనిని నిర్వచించవచ్చు కాబట్టి ప్రత్యేకంగా యూనిట్కు ఎటువంటి గందరగోళం ఉండకూడదు కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా సమస్య లేదు కాబట్టి మనం డిగ్రీలో వ్రాస్తే M p H180f sec2 elect degree ఇది సమీకరణం 9 ఇప్పుడు నెమ్మదిగా ఈ స్వింగ్ సమీకరణానికి విషయం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఫిగర్ 1 వాస్తవానికి ఇది జనరేటర్ కనుక పవర్ యొక్క ప్రవాహం కాబట్టి ఫిగర్ 1 చూపిన విధంగా సింక్రోనస్ జెనరేటర్ను పరిగణించండి విద్యుదయస్కాంత టార్క్ Te మరియు సంబంధిత విద్యుదయస్కాంత శక్తి sec2 elect degree Pe ని అభివృద్ధి చేస్తుంది ఇది సమకాలిక వేగంs తో పనిచేసేటప్పుడు ఇది Pe కాబట్టి మనం ఏమి చేస్తామో చెప్పే ముందు మనం విండేజ్ ఘర్షణ మరియు ఐరన్ లాస్ టార్క్ ఇవన్నీ అతి తక్కువ అని అనుకుంటాము ఈ విషయాలన్నీ ఏదైనా చాలా తక్కువ మన అధ్యయనం కోసం మనము పరిగణించాము ఇవన్నీ నిర్లక్ష్యం చేయబడతాయి కాబట్టి ఇప్పుడు ప్రైమ్ మూవర్ అందించిన ఇన్పుట్ టార్క్ ఉంటే నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇది అందించిన ఇన్పుట్ టార్క్ ఇది Ti జనరేటింగ్ షాఫ్ట్ వద్ద ప్రైమ్ మూవర్ అందించిన మీ ఇన్పుట్ టార్క్ ఇది ఇన్పుట్ టార్క్ అప్పుడు స్థిరమైన స్థితిలో ఎటువంటి ఆటంకం లేకుంటే Te తప్పకుండా Ti అవుతుంది మనము అన్ని లాస్ లను నిర్లక్ష్యం చేస్తున్నాము కాబట్టి Te అప్పుడు Ti కి సమానం కాబట్టి అది శక్తి లేకుండా స్థిరమైన స్థితిలో ఉంటుంది ఇప్పుడు మీరు ఈ సమీకరణం యొక్క రెండు వైపులా సింక్రోనస్ స్పీడ్ s ద్వారా గుణించి నట్లయితే ఇక్కడ నేను రాస్తున్నాను మీరు రోటేషనల్ లాస్ కారణంగా రిటార్డింగ్ టార్క్ను విస్మరించారు కాబట్టి మీరు రెండు వైపులా ఈ సమీకరణాన్నిs ద్వారా గుణిస్తే అది Te s Ti s అవుతుంది అంటే ఈ సమీకరణం మీ పవర్ మీకు తెలిసిన టార్క్గుణకారం కోణీయ వేగంతో సమానమని మీకు తెలుసు కాబట్టి దీని అర్థం Ti s దీనిని మొదట ఉంచడం Te s మనం దీనిని పవర్ అని రాయవచ్చు ఇది వాస్తవానికి Pi Pi Tis ఇది Pe T ss Pi - P 0 ఎప్పుడైతే మీ సిస్టం స్థిరమైన స్థితిలో ఉంటే ఇది 0 అంటే ఇది సమీకరణం 12 కాబట్టి ఇప్పుడు స్థిరమైన స్థితి నుండి నిష్క్రమణ ఉంటే ఉదాహరణకు లోడ్లో మార్పు లేదా ఫాల్ట్ ఇది స్థిరమైన స్థితిలో సరైన పరిస్థితి అని అనుకుంటే మరియు స్థిరమైన స్థితి నుండి నిష్క్రమణ ఉంటే ఉదాహరణకు లోడ్లో మార్పు లేదా ఫాల్ట్ ఇన్పుట్ పవర్ Pi వాస్తవానికి మీ Pe కి సమానం కాదు అంటే ఈ ఇన్పుట్ పవర్ ఈ Pi ≠Pe నేను ఇక్కడ ఇన్పుట్ పవర్ Pi తీసుకున్నాను కొన్ని ఆర్టికల్ బుక్ వారు Pim అని వారు భావిస్తున్నారు కాని నేను ఇన్పుట్ పవర్ Pi అని తీసుకున్నాను కాబట్టి మీ ఇన్పుట్ పవర్ Pi ≠ ఎలక్ట్రిక్ పవర్ Pe కాబట్టి సమీకరణం 12 యొక్క ఎడమ వైపు 0 కాదు అంటే ఈ Pi - Pe వాస్తవానికి ఇది '0' కాదు కాబట్టి ఆపై యాక్సిలరేటింగ్ టార్క్ వస్తుంది కాబట్టిPa అనేది యాక్సిలరేటింగ్ చేసే Pa అయితే సంబంధిత యాక్సిలరేటింగ్ పవర్ వేగవంతం లేదా క్షీణించడం అయితే ఈ Pi - Pe ని Md2edt2Ddedt Pa అని వ్రాయవచ్చు Paవాస్తవానికి Pi - Pe అది పవర్ ని వేగవంతం చేయడం లేదా క్షీణించడం తరువాత వస్తుంది కాబట్టి M ను సమీకరణం 8 లేదా సమీకరణం 9 లో నిర్వచించాం D అనేది డాపింగ్ గుణకం మరియు e రోటర్ యొక్క విద్యుత్ కోణీయ స్థానం మొదట మనము ఈ విధంగా వ్రాస్తాము అయినప్పటికీ తరువాత మీ అధ్యయనం కోసం D 0 అని అనుకుంటాము కాబట్టి కోణీయతను కొలవడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది రోటర్ యొక్క కోణీయ స్థానాన్ని మీ రిఫరెన్స్ ఫ్రేమ్ ను సమకాలికంగా తిరిగే విషయంలో కొలిచేందుకు ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది రొటేటింగ్ రిఫరెన్స్ ఫ్రేమ్ సమకాలీకరించే రిఫరెన్స్ ఫ్రేమ్ని కాబట్టి కొలవడానికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది మనము స్థిరత్వ అధ్యయనాల కోసం కూడా అలా చేస్తాము అంటే మనము మీ కోణీయ స్థానాన్ని సమకాలికంగా రొటేటింగ్ రిఫరెన్స్ ఫ్రేమ్తో కొలిస్తే అంటే మీ δ మనము నిర్వచించిన e st కు సమానం అని అనుకుందాం సమకాలీకరించే రొటేటింగ్ రిఫరెన్స్ ఫ్రేమ్కు సంబంధించి అది st మరియు మీరు ఈ సమీకరణం 14 యొక్క రెట్టింపు ఉత్పన్నం తీసుకుంటే మీకు d2dt2 d2edt2లేదా మీరు d2edt2 d2dt2అని వ్రాయగల ఇతర మార్గం లభిస్తుంది ఇది సమీకరణం 15 అని చెప్పవచ్చు మరియు δ సింక్రోనస్ మెషీన్ యొక్క పవర్ యాంగిల్ ఎక్కడ ఉందో కొన్నిసార్లు మనం టార్క్ యాంగిల్ అని కూడా పిలుస్తాము కాబట్టి మీ D 0 ను డాన్పింగ్ ను నిర్లక్ష్యం చేయడం మరియు సమీకరణం 15 లో సమీకరణం 13 ను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా మీరు D 0 ను ఈ సమీకరణంలో ఉంచిన మనకు ఏమి లభిస్తుంది కాబట్టి మరియు ఈd2edt2 ను మీరు d2dt2ద్వారా భర్తీ చేస్తారు అంటే మీ ఈ సమీకరణాన్ని ఇలా వ్రాయవచ్చు M d2dt2 Pi -Pe కాబట్టి సమీకరణం 16 మరియు సమీకరణం 6 ఉపయోగించి కాబట్టి మీరు 6 సమీకరణం అంటే M అనేది సమీకరణం 6 లో M GHΠf M GHΠf సమీకరణం 6 లో సమానం కాబట్టి ఇక్కడ ఉంచండి d2dt2 Pi -Pe అంటే ఇది MW కాబట్టి మనం G ద్వారా విభజించని యూనిట్కు M యొక్క నిజమైన యూనిట్ తీసుకోము కాబట్టి మీరు దీనిని G ద్వారా విభజించినట్లయితే యంత్రం యొక్క MVA రేటింగ్ అంటే యంత్రం యొక్క వాస్తవానికి MVA రేటింగ్ ద్వారా మీరు విభజిస్తే G ద్వారా విభజించడం ఏమి జరుగుతుంది అంటే అది సొంత బేస్ కాబట్టి మీరు M p u d2dt2 ను వ్రాయవచ్చు మరియు మీరు G ద్వారా విభజించి నట్లయితే మెషిన్ బేస్ MW దానిని పర్ యూనిట్కు మారుస్తుంది u d2dt2 Pi -Pe అంటే సమీకరణం 18 కాబట్టి M పర్ యూనిట్కు HΠf అని మనం ఇంతకు ముందు చూశాము అందువల్ల ఈ d2dt2 Pi -Pe సాధ్యమైన చోట నేను MW ఎక్కడైనా పర్ యూనిట్కు ఇక్కడ పర్ యూనిట్లో ఉన్న చోట వ్రాశాను కాబట్టి ఈ సమీకరణాన్ని వాస్తవానికి స్వింగ్ సమీకరణం అని పిలుస్తారు ఇది సింక్రోనస్ మెషీన్ కోసం రోటర్ డైనమిక్స్ను వివరిస్తుంది ఇది స్వింగ్ సమీకరణం మరియు మీ సింక్రోనస్ మెషిన్ యొక్క రోటర్ డైనమిక్స్ గురించి వివరిస్తుంది కాబట్టి అది పూర్తయిన తర్వాత మనం మల్టీ మెషీన్ సిస్టమ్కు వద్దాము ఈ తరగతిలో మనము అధ్యయనం చేయని బహుళ యంత్ర వ్యవస్థ తాత్కాలిక స్థిరత్వాన్ని చూడండి అది ప్రాథమికంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థికి మరియు బహుళ యంత్ర వ్యవస్థ తాత్కాలిక స్థిరత్వం మనము తరగతి గదిలో సంఖ్యాపరంగా పరిష్కరించలేము ఎందుకంటే పునరుక్తి పద్ధతులు అనుసరించాలి కాబట్టి నేను బహుళ యంత్ర వ్యవస్థను ఎందుకు వ్రాశాను అంటే మనము H Heq సమానమైన జడత్వ స్థిరాంకాన్ని కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి అందుకే బహుళ యంత్ర వ్యవస్థ కానీ మనము బహుళ యంత్ర వ్యవస్థ యొక్క అస్థిర స్థిరత్వ విశ్లేషణను అధ్యయనం చేయము కాబట్టి బహుళ యంత్ర వ్యవస్థలో ఒక సాధారణ సిస్టమ్ బేస్ ఎంచుకోవాలి కాబట్టి ఉదాహరణకు ఇంతకుముందు మనం G మరియు H చేస్తున్నాము కాని G కి బదులుగా మనం Gmachine మెషిన్ రేటింగ్ అంటే బేస్ విలువ మరియు Gsystem సిస్టమ్ బేస్ చేద్దాం కాబట్టి సమీకరణం 20 అప్పుడు ఇలా వ్రాయవచ్చు అంటే H కి బదులుగా ఈ సమీకరణంలో నేను Hmachine ను పెడుతున్నాను కానీ H మరియు Hmachine ఒక్కటే కేవలం బహుళ యంత్ర వ్యవస్థ మీరు దీన్ని మెషిన్ 1 మెషిన్ 2 గా తయారు చేసుకోవాలి కానీ Hmachine H రెండూ ఒకేలా ఉంటాయి కాబట్టి ఈ సమీకరణం 20 ను Hmachine 1Πf d2dt2 Pi -Pe అని మనం వ్రాయగలము కాబట్టి అది ఈ సమీకరణం ఇప్పుడు మీరు మెషిన్ రేటింగ్ Gmachine తో ఇరువైపులా గుణించి నట్లయితే అది మెషిన్ రేటింగ్ మీ అవగాహన కోసం నేను ఇక్కడ వ్రాసిన సమీకరణం ఎందుకంటే ఇది పర్ యూనిట్ లో ఉంటుంది నేను Gmachine ను మెషిన్ రేటింగ్ బేస్ తో గుణించి నట్లయితే Gmachine Hmachine d2dt2 Pi -PeGmachine ఆ సమయంలో అక్కడ MW గా మార్చబడుతుంది కాబట్టి నేను ఇక్కడ MW ను వ్రాశాను ఓకే కాబట్టి ఇప్పుడు ఆ మొత్తం విషయం ఈ మొత్తం సమీకరణంను ఇప్పుడు మీరు సిస్టమ్ బేస్ ద్వారా విభజించారు మీరు వేరే బేస్ లో Gsystem అని చెప్పారని అనుకుందాం కాబట్టి Gsystem ద్వారా ఈ మొత్తం సమీకరణాన్ని విభజించారు ఇది సిస్టం బేస్ ఈ సమీకరణం మీరు అలా చేస్తే అది GmachineGsystem అవుతుంది GmachineGsystem Hmachine d2dt2 Hmachine అవుతుంది ఇక్కడ నేను ఒక విషయం మిస్ అయ్యాను అది మీరు పిలిచే πf పదం నేను తప్పిపోయిన పదం సరియైనది కదా కాబట్టి ఇక్కడ πf ఇది తప్పిపోయింది కాబట్టి ఇప్పుడు నేను వ్రాశాను కాబట్టి d2dt2 Hmachine Πf d2dt2 Pi -Pe GmachineGsystem ఇది సమీకరణం 21 కాబట్టి ప్రతిదీ ఒకే విధంగా ఉంది కానీ ఇప్పుడు మనకు వేరే బేస్ ఉంది కాబట్టి HsystemΠf d2dt2 అంటే ఈ విషయం ఏమిటంటే మీకు πf ప్రకారం ఉన్నది కానీ ఇతర విషయాలుGmachine HmachineGsystem దానిని Hsystem గా రాస్తాము కాబట్టి మనము ఈ విధంగా సిస్టమ్ బేస్ మీద వ్రాస్తున్నాము HsystemΠf d2dt2 Pi -Pe p అంటే Pi -Pe మరియుGmachineGsystem కాబట్టి మనము దీనిని సిస్టమ్ బేస్ మీద పర్ యూనిట్ సిస్టం బేస్ కు వ్రాస్తున్నాము ఇది పర్ యూనిట్ సిస్టం బేస్ ఉంటుంది ఎందుకంటేGmachineGsystem కాబట్టి Hsystem Gmachine HmachineGsystem కాబట్టి Hsystem Gmachine HmachineGsystemఅంటే సిస్టమ్ బేస్ 23 కాబట్టి దీని అర్థం ఇది సిస్టమ్ బేస్ లో జడత్వం స్థిరంగా ఉండే యంత్రం కాబట్టి బహుళ యంత్ర వ్యవస్థ కోసం మీ యంత్రం యొక్క సమానమైన జడత్వాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించినప్పుడు ఇది అవసరం మరియు బహుళ యంత్ర వ్యవస్థ కోసం జనరేటర్ల సమూహం సమాంతరంగా పనిచేసేటప్పుడు అవి ఏకీభవిస్తాయి అవి పొందికైన సమూహంలో ఉన్నాయని అర్థం అంటే వాటి వేగం పెరగడం లేదా తగ్గడం ఒకేలా ఉంటుంది అంటే పొందికైన సమూహంలో ఉంటుంది కొన్నిసార్లు మేము కోహెరేన్సీ అని పిలుస్తాము కాబట్టి అది తిరిగి వస్తుంది ధన్యవాదాలు